తిరిగి స్వాగతం ఇప్పుడు మేము మీకు చెబుతున్నది మేము సమస్యను ఎక్కడ విడిచిపెట్టామో అక్కడికి తిరిగి వస్తోంది కాబట్టి మేము పాలీ డి లైసిన్తో సమస్యను ఇక్కడ వదిలివేసాము మరియు మీరు దీన్ని నిజంగా తనిఖీ చేయవచ్చని నేను మీకు చెప్పాను ఇది ఉపరితల లక్షణాలు ఎలా మారుతున్నాయి అది ఛార్జ్ చేయబడిన ప్రవర్తన ఎలా మారుతుంది మీరు అదనపు ఫోటోఎలెక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీని చేయవచ్చు మీరు AFM చేయవచ్చు మీరు కాంటాక్ట్ యాంగిల్ కొలత విశ్లేషణ చేయవచ్చు ఒకసారి మీరు ఒక సబ్స్ట్రేట్తో దీన్ని పూర్తి చేసిన తర్వాత తదుపరి విషయం వస్తుంది మీరు ఇప్పుడు ఈ మాటను నిజంగా తీసుకోవాలి ఉదాహరణకు నా దగ్గర 4 విభిన్నమైన పాలీ డి లైసిన్ PLD1 PLD2 PLD3 PLD4 ఉంది ఇప్పుడు నిజ జీవితంలో తదుపరి ప్రయోగాల సెట్ వస్తుంది కాబట్టి మీరు మీడియంతో పాటు వాటిపై కణాలను ఉంచాలి ఇప్పుడు వారి అటాచ్మెంట్ ప్రాపర్టీలను చూస్తున్నారు మరియు మీరు అటాచ్మెంట్ని చూడటానికి చాలా సులభమైన పనులు చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు చెప్పండి మీకు ఇలాంటి సెల్ సస్పెన్షన్ ఉంది మరియు మీరు మీడియం వేర్లో ఉన్నారని ఈ నీలం చూపిస్తోంది సెల్స్ అన్నీ సస్పెండ్ చేయబడ్డాయి ఇప్పుడు మీరు ఈ కవర్ స్లిప్ను కలిగి ఉన్న సెల్లలో మరియు చుట్టుపక్కల మీడియం యొక్క చిన్న సన్నని పొరను కలిగి ఉన్న సెల్లను అభ్యర్థించినప్పుడు మీరు సెల్ సస్పెన్షన్ను తీసుకుని దాన్ని అక్కడే ఆపివేయండి ముందుగా అది వ్యాప్తి చెందుతుందా లేదా అనేది మొదట చూడండి కాబట్టి ఉదాహరణకు చెప్పండి ఇక్కడ మీకు సబ్స్ట్రేట్ ఉంది మరియు ఇక్కడ మీ చిన్న టెస్ట్ ట్యూబ్లో మీరు వేరు చేసిన సెల్లు ఉన్నాయి మరియు నేను చూపుతున్నాను ఇక్కడ మీరు సెల్లను కలిగి ఉన్నారు మరియు కణాలు ఇలాంటి మాధ్యమంలో నిలిపివేయబడ్డాయి మీరు ఈ సస్పెన్షన్ని అక్కడ ఉంచిన తర్వాత అది మొదట్లో అలాగే ఉంటుంది లేదా కొంతకాలం అలాగే ఉండవచ్చు లేదా మరొక ఎంపిక ఏమిటంటే ఈ కణాలు ముదురు నీలం రంగులో చూపబడినట్లుగా విస్తరించవచ్చు లేదా ఇది ఇలాగే మరింత వేగంగా వ్యాపించవచ్చు ఇక్కడ ఇవి సాధ్యాసాధ్యాలు మరియు మీరు దానిని సమయానికి సంబంధించి మ్యాప్ చేయవచ్చు మరియు ఇది ఇలా అవుతుందా లేదా ఇది ఇలాగే ఉందా లేదా ఇది ఇలా మారుతుందా లేదా ఇది ఇలా మారుతుందా మీరు దీన్ని మైక్రోస్కోపీ కింద నిజంగా చూడవచ్చు కాబట్టి మీకు కావలసింది ఏమిటంటే మీకు అక్కడ మైక్రోస్కోప్ అవసరం ఇది ఈ అణువు ఎలా సంకర్షణ చెందుతుందో మీకు ఒక ఆలోచన ఇస్తుంది ఇప్పుడు ఈ పరస్పర చర్య ఆధారంగా మీరు ఉపరితలం ఎలా ప్రవర్తిస్తుందో చూడవచ్చు లేదా సెల్ లేకుండా చేసిన మీ కాంటాక్ట్ యాంగిల్ డేటాతో ఈ డేటా సరిపోలుతుంది వారు ఎంత సారూప్యతను కలిగి ఉన్నారు లేదా వారు ఎంత అసమానతను కలిగి ఉన్నారు వారి రెండవ అంశంలో వారు ఎంత దగ్గరగా ఉన్నారో మీరు ఏమి చేయగలరు అనేది మీరు ఈ వంటకాన్ని చాలా సులభమైన మార్గాల్లో తీసుకుంటారు కాబట్టి ఇది ఒక డిష్లో ఉంది మరియు మీరు కోణాన్ని ఇలాగే మార్చుకోండి ఈ కణాలు జతచేయకపోతే మీరు మాధ్యమాన్ని పూరించబోతున్నారు అరగంట తర్వాత కణాలు ఉపరితలంపై రోలింగ్ అవుతాయని మీరు చూస్తారు అయితే 15 నుండి 30 నిమిషాలలోపు సెల్లు అటాచ్ చేయవలసి వస్తే అవి అటాచ్ అవుతాయి మరియు కొన్ని సెల్లు అటాచ్ కావు మీరు దానిని ఎర్రర్ మార్జిన్గా ఇవ్వవలసి ఉంటుంది కానీ వారు అటాచ్ చేయవలిసి వస్తే మరియు మీరు ఈ డిష్ కొద్దిగా వంచి ఉంచాలిసివుంటుంది కాబట్టి నేను సూచిస్తున్నది ఏమిటంటే ఉదాహరణకు చూడండి మీరు పెరుగుతున్న వంటకం ఇక్కడ ఉంది మరియు ఉదాహరణకు చూడండి మీ XYZ సబ్స్ట్రేట్తో పూత పూసిన కవర్ స్లిప్ మీ వద్ద ఉంది మరియు మీరు ఈ సెల్లను కలిగి ఉన్నారు మరియు ఇప్పుడు మీరు వంగి ఉంటారు ఈ డిష్ కొద్దిగా చాలా చిన్నది కావచ్చు ఈ కణాలు ఆ ఉపరితలంపై అటాచ్ చేసి ఉంటే మీరు కొంచెం వంపుతిరిగితే కొంచెం వంపుతిరిగి ఉండవచ్చు మరియు మీరు ఇంకా కొన్ని కణాలను చూడలేరు అవి చూడటానికి చాలా చక్కని దృశ్యం అవి క్రిందికి దూకడం మీకు తెలుసు కానీ ఇప్పటికీ మీకు ఎక్కువ లేదా తక్కువ కనిపించే కణాలను మీరు చూస్తారు ఆ ఉపరితలంపై దాదాపు కొన్ని రకాల అంటుకునేలా ఉంటాయి మరియు ఈ దశలో మీరు ఒకటి అయితే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ కణాలు ఉపరితలంపై ఎక్స్ట్రాసెల్యులర్ మాట్రిక్స్ ను స్రవించడం ప్రారంభించినప్పటి నుండి నిజంగా ఏదో ఒక మార్గాన్ని గుర్తించగలవు లేదా మరొకరు చూడగలరు కాబట్టి ఈ చిన్న క్యూల ఆధారంగా తిరిగి రావడం ద్వారా కణాలు ఆ ఉపరితలంపై సరిగ్గా కట్టుబడి ఉన్నాయో లేదో మీరు గుర్తించగలరు మరియు బొటనవేలు నియమం 30 నిమిషాల తర్వాత లేదా నేను కూడా ఒక గంట వరకు వెళ్ళాను మీరు మిగిలిన మీడియంతో మొత్తం డిష్ని నింపి పెరుగుదల కోసం CO 2 ఇంక్యుబేటర్లో ఉంచండి ఇది CO 2 డిపెండెంట్ CO 2 ఇంక్యుబేటర్ కావాలంటే లేదా మీరు ఇంక్యుబేటర్లో ఇంక్యుబేటర్లో సింపుల్గా కూడా పెంచుకోవచ్చు మీరు ఏ రకమైన మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారు అనేదానిపై ఆధారపడి అంటే మేము ఎలాంటి బఫరింగ్ను తిరిగి వస్తాము అంటే ఆ మొత్తం భావనలోకి రండి బఫరింగ్ మరియు ఇంక్యుబేటర్ మీరు ఉపయోగించగల ఇంక్యుబేటర్ రకం కానీ ఈ సమయంలో మీరు తీసుకున్న పాయింట్ను అంగీకరించండి మరియు ఇంక్యుబేటర్లో ఉంచండి మరియు పర్యావరణాన్ని పెంచండి పాలీ డి లైసిన్ మొత్తం ఆధారంగా పాలీ డి లైసిన్ కణాలు అంటిపెట్టుకునేలా సహాయపడుతుందా లేదా కణాలు అంటిపెట్టుకునేలా చేయడంలో సహాయపడుతుందా లేదా నేను డోస్ ఇలా మారుతుందని నేను ఊహించినట్లయితే మీరు అంచనా వేయవచ్చు నాడీ కణంతో నా అనుభవం నుండి కనీసం మీకు అటాచ్మెంట్ కనిపించకపోవచ్చని నేను మీకు చెబుతున్న ఈ ప్రత్యేక జోన్ను నేను చూశాను అవి చివరికి అటాచ్ చేసినా కూడా ఇవి జోన్లు అని నేను చూశాను కాబట్టి పాలీ డి లైసిన్తో చాలా తక్కువ గాఢత పని చేస్తుంది మరియు అది పనిచేసే విధానం పాలీ డి లైసిన్ ఉపరితలంపై ఉండే ఈ ధనాత్మక చార్జీలు అని నమ్ముతారు ఈ సానుకూలంగా సానుకూల చార్జ్ అక్కడ ఉన్న NH 2 సమూహాల నుండి సంకర్షణ చెందుతుంది సెల్ యొక్క ఉపరితల ప్రతికూల ఛార్జ్ బహుశా ఇదే నమ్ముతారు ఇది పూర్తిగా ప్రారంభ దశలలో ఉంది ఇది పూర్తిగా ఎలెక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ మరియు ఈ ఎలెక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ సెల్ ఒక సబ్స్ట్రేట్ వద్ద స్థిరపడటానికి సహాయపడుతుంది ఎందుకు నేను ఈ భాగాన్ని మీకు చెప్తున్నాను ఇది మొదటి స్థాయిని నిర్మించడాన్ని మీకు తెలుసుకోవడానికి వారికి సహాయపడుతుంది ఇది ఎలెక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ ఇది సబ్స్ట్రేట్ను ఉంచడం మరియు దాని తర్వాత అది స్థిరపడటానికి ఆ సమయ విండోను పొందడం మీకు తెలిసినట్లుగా ఉంటుంది ఇది మీకు కొంచెం సమయం మరియు వాలు ఉన్నట్లు మీకు తెలుసు లేదా మీరు కదులుతున్నది ఏదో ఉంది కానీ మీరు ఒక బిందువును పట్టుకోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే పొందుతారు మరియు ఈ సమయంలో మీరు ఏమి చేస్తారో మీరు మీ జన్యు యంత్రాలకు చెప్పండి దానిపై మెరుగైన ఎంకరేజ్ పొందడానికి మీరు సబ్స్ట్రేట్ వద్ద ఎక్స్ట్రాసెల్యులర్ మాతృకను ఉత్పత్తి చేయడాన్ని ప్రారంభించండి మీరు చూస్తున్న ఈ గులాబీ రంగు సెల్ ద్వారా స్రవించే ACM మీరు ఇక్కడ చూసేది ఏమిటంటే ఈ మొత్తం ప్రక్రియను చాలా క్రమపద్ధతిలో పర్యవేక్షించవచ్చు లేకపోతే మీరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సెల్ కల్చర్లో ఎక్కువ భాగం జరగడం లేదు మైక్రోఫ్లూయిడ్ పరికరాల సెల్ ఆధారిత మైక్రోఫ్లూయిడ్ పరికరాలను ఉపయోగించడం గురించి మేము మాట్లాడిన సెల్ ఆధారిత బయోసెన్సర్లను ఉపయోగించడం గురించి మాట్లాడేటప్పుడు ఇవి మరింత ముఖ్యమైనవిగా మారతాయి చిప్లో మీకు తెలిసిన ల్యాబ్ గురించి మేము మాట్లాడాము చిప్ సెల్ ఆధారిత బయోసెన్సర్లపై మీకు తెలిసిన ల్యాబ్ వంటి కొన్ని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఇవి డ్రగ్ స్క్రీనింగ్ మరియు ఇతర విషయాల గురించి మీకు తెలిసిన పరిశ్రమ గ్రేడ్ స్థాయికి ఈ సాంకేతికతలను నిజంగా అనువదించడానికి ముందు ఈ విషయాలన్నింటికీ చాలా సమగ్రమైన ఉపరితల విశ్లేషణ అవసరం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ ఫలితాలలో కొన్నింటిని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నందున నేను దానిని ఎందుకు హైలైట్ చేస్తున్నానో మేము ఆ భాగానికి తరువాత వస్తాము మరియు నేను చెప్పేది ఒక రకమైనదని వారు గ్రహించారు ప్రజలు కలిసే ఒక రకమైన అసంబద్ధమైన ఫలితాలు ఇప్పుడు మేము పాలీ డి లైసిన్ మరియు కొల్లాజెన్ ఎ పాలీ డి లైసిన్ మరియు అక్కడ ఉన్న సెల్ మరియు 2 స్థాయిల మధ్య జరిగే పరస్పర చర్య గురించి మాట్లాడాము మొదటిది మళ్లీ ఇక్కడ ఒక సెల్ అవుట్ సబ్స్ట్రేట్ ఇక్కడ ఉంది మరియు మొదటిది ఎలక్ట్రో స్టాటిక్ ఇంటరాక్షన్ స్టెప్ ఒకటి తర్వాత 2 ఉంటుంది ఆ స్థిరీకరణపై సెల్ ఎక్కడ ఉందో అది స్వంత ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ లేదా ECM స్రవిస్తుంది కాబట్టి ఈ నమూనాను దృష్టిలో ఉంచుకుని మనం ముందుకు వెళ్తాము మరియు దీని మధ్య పరస్పర చర్య గురించి మాట్లాడాము ఇది బహుశా జరిగే పరస్పర చర్యలే ఆ వరుసలో ఇప్పుడు ఇలా చెప్పాను నేను సింథటిక్ పరిస్థితిని తీసుకుంటాను క్షమించండి సహజ పరిస్థితి నేను ఈ 2 గురించి మాట్లాడాను ఇప్పుడు మనం సహజమైన అణువు గురించి మాట్లాడుకుందాం మేము మా జాబితాకు తిరిగి వెళితే దాని గురించి మాట్లాడినట్లయితే మేము దీని గురించి మాట్లాడాము ఇప్పుడు మనం కొల్లాజెన్ విషయంలో కొల్లాజెన్ గురించి మాట్లాడుకుందాం మీరు సబ్స్ట్రేట్ను తీసుకుంటే అదే పని చేస్తున్నారు మరియు మీకు కొల్లాజెన్ ప్రోటీన్ బఫర్లో కరిగిపోతుంది కాబట్టి ఇక్కడ మీరు ఎక్కువ నీటిని ఉపయోగించడం లేదు ఇక్కడ మీరు బఫర్ను ఉపయోగించాల్సి రావచ్చు ఇక్కడ కొల్లాజెన్ ప్రోటీన్ మరియు ఇక్కడ మీరు బఫర్ని కరిగించవచ్చు మరియు ఇప్పుడు మళ్లీ మీరు అదే పనిని అనుసరిస్తారు మీరు కొల్లాజెన్ని కలిగి ఉన్న వివిధ ఏకాగ్రతను జోడించి ఈ చిన్న మొత్తంలో బఫర్ని కలిగి ఉంటారు ఇప్పుడు మీరు చేసేది ఏమిటంటే మీరు సబ్స్ట్రేట్ను ఒకసారి పూస్తే కొల్లాజెన్ పరంగా వివిధ సాంద్రతలలో ఉపయోగించవచ్చు మీరు ఒక సెకను చేయవచ్చు మీరు కొల్లాజెన్ యొక్క సన్నని ఫిల్మ్ను తయారు చేయవచ్చు మీరు కొల్లాజెన్ యొక్క సన్నని జెల్ను తయారు చేయవచ్చు మరియు మీరు కొల్లాజెన్ యొక్క మందపాటి జెల్ను తయారు చేయవచ్చు మీరు కొల్లాజెన్తో ఆడుకునే అనేక అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఇక్కడ ఈ అణువును కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు దానిని సన్నని చలనచిత్రంగా ప్లే చేయవలసి వస్తే మీరు కనీస సంఖ్యలో అణువులు లేదా కనిష్ట అణువుల సంఖ్యను కలిగి ఉండాలి మరియు మీరు ఇక్కడ చూసే విధంగా ఉపరితలం అంతటా విస్తరించగలరు ఇది ఇక్కడ ఒక సన్నని ఫిల్మ్ను ఏర్పరుస్తుంది ఇప్పుడు మీరు దాని నుండి జెల్ను చాలా సరళంగా తయారు చేయాలనుకుంటున్నారు మీరు దాని నుండి జెల్ను తయారు చేయాలనుకుంటే మీరు చేసే ఈ సన్నని జెల్ను మీరు సన్నని జెల్ను తయారు చేస్తున్నారు కాబట్టి ఏకాగ్రతను పెంచడం మరో మాటలో చెప్పాలంటే మీరు చేస్తున్న పనిని మీరు పెంచుతున్నారు మీరు కొల్లాజెన్ సాంద్రతను పెంచడం ద్వారా డెప్త్ ఫీచర్ను పరిచయం చేస్తున్నారు మరియు తద్వారా మీరు మరింత కొల్లాజెన్ అణువును దగ్గరగా తీసుకువస్తున్నారు పరస్పర చర్య యొక్క 2 స్థాయి ఉంటుంది మీరు జరిగేలా చేయవలసిన ఒక పరస్పర చర్య వ్యక్తిగత కొల్లాజెన్ అణువుల మధ్య ఒక సంకర్షణ సమితి ఉంటుంది అది వాటిని దగ్గరగా తీసుకువస్తుంది అయితే రెండవ స్థాయి పరస్పర చర్య ఉంది ఇది నేను బహిర్గతం చేస్తున్న ఉపరితలం ఇది మీకు చాలా ముఖ్యమైన ఉపరితలం ఎందుకంటే ఇక్కడే కణాలు సంకర్షణ చెందుతాయి కాబట్టి నేను గీస్తున్న నలుపు రంగు కణాలు ఇక్కడ ఏమి జరుగుతుందో ఈ పరస్పర చర్య చాలా క్లిష్టమైనది ఉదాహరణకు మీరు మందపాటి జెల్ను తయారు చేయాలనుకున్నప్పుడు అనుసరించిన రెండవ విషయం ఇది మొత్తం మ్యాట్రిక్స్ను జెల్ మ్యాట్రిక్స్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఇది చాలా క్లిష్టమైన పరస్పర చర్య లాంటిది ఇది ఇలాంటి వాటి ద్వారా వస్తుంది ఇప్పుడు మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఈ రకమైన పనులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు ఈ 2 చిత్రాలను మరియు ఈ చిత్రాన్ని పోల్చినట్లయితే మీరు ఈ 2 చిత్రాలను పోల్చినట్లయితే ఈ చిత్రాన్ని పోల్చవచ్చు మీరు గమనించేది ఏమిటంటే మందం పెరిగింది మందం పెరిగింది అప్పుడు 2 అంశాలు అమలులోకి వస్తాయి ఆడటానికి వచ్చే మొదటి అంశం కొల్లాజెన్ యొక్క ఈ వ్యక్తిగత అణువుల మధ్య ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు థిన్ ఫిల్మ్ లేదా థిన్ ఫిల్మ్ లేదా థిన్ జెల్తో గ్లాస్ సబ్స్ట్రేట్పై కాకుండా కణాలను పెంచడం లేదు మీరు మొత్తం జెల్ను కలిగి ఉన్నారు మరియు మీరు జెల్పై కణాలను పెంచాలనుకుంటున్నారు మరో మాటలో చెప్పాలంటే మీరు 3 డైమెన్షనల్ సంస్కృతిని చేయాలనుకుంటున్నారు మరియు మీరు 3 డైమెన్షనల్ సంస్కృతిని చేయాలనుకుంటే పరిగణించవలసిన కొన్ని ఇతర పారామీటర్లు ఉన్నాయి మరియు మేము కొన్ని స్వల్ప మార్పులతో మరొకదానిలో కొనసాగుతాము మేము ఇక్కడ నుండి కొనసాగిస్తాము ధన్యవాదాలు